హలో ఈ మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ టెక్నాలజీ పార్ట్ 2 మాడ్యూల్ 10 కు స్వాగతం మేము మునుపటి మాడ్యూల్లో FMEA గురించి చర్చించాము మరియు మేము FMEA యొక్క భావనను సిద్ధాంతపరంగా వివరించాము కాబట్టి ఇప్పుడు మనం వాస్తవానికి ఒక ఆచరణాత్మక FMEA సమస్యను చూడటం ప్రారంభించాలనుకుంటున్నాము మరియు ఆటోమోటివ్ తయారీదారుల పెయింట్ షాపు లో ఒకదానిలో విశ్లేషణ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుందాం కాబట్టి నేను ఇక్కడ చేయబోయేది ఏమిటంటే ఈ ప్రత్యేకమైన స్లైడ్లో మీరు ఈ ప్రత్యేకమైన ఎఫ్ఎమ్ఇఎ షీట్ ను చూడండి మరియు నేను తదుపరి స్లైడ్లో గీయబోయే కొన్ని రేఖాచిత్ర ద్వారా దీనిని అర్థం చేసుకోబోతున్నాం ఇక్కడ FMEA చార్ట్' అర్థం చేసుకోవడానికి రేఖాచిత్రాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ ప్రక్రియ గురించి నిజంగా మీకు కొంత అవగాహన ఉండాలి కాబట్టి నేను అలా చేస్తాను మరియు రిస్క్ ఐడెంటిఫికేషన్ ఎలిమినేషన్ మరియు సూచించిన ప్రతికూల చర్యలతో సంబంధం ఉన్న వివిధ దశలను అర్థం చేసుకోవడానికి స్లైడ్ ఒకటి మరియు స్లైడ్ రెండు మధ్య ముందుకు వెనుకకు స్వైప్ చేస్తాను కాబట్టి ఈ FMEA ప్రాసెస్ ను చాలా దగ్గరగా చూద్దాం పొటెన్షియల్ ఫెయిల్యూర్ మోడ్ ప్రభావ విశ్లేషణ ప్రక్రియ గురించి మేము ఇక్కడ మాట్లాడుతున్నాము మరియు ప్రాసెస్ ఫంక్షన్ ఈ ప్రత్యేకమైన స్లైడ్లో ఉంది ఇది కాలమ్ 9 కి అనుగుణంగా ఉంటుంది ఇది స్పష్టంగా చాలా పెద్ద షీట్ ఇది ఇతర నిలువు వరుసలను కలిగి ఉంది కానీ మేము ఇప్పుడు FMEA ప్రక్రియ గురించి మాట్లాడే షీట్ యొక్క ఈ భాగం పై మాత్రమే దృష్టి వుంచుతున్నాము కాబట్టి ఇక్కడ తలుపుల లోపల మైనపు యొక్క మాన్యువల్ అప్లికేషన్ అవసరం మరియు లోపలి తలుపులు క్రింది ఉపరితలాలను కనిష్ట మైనపు మందంతో కప్పడం అవసరం ఇది ప్రాసెస్ ఫంక్షన్ కాబట్టి మీలో ఆటోమోటివ్ అసెంబ్లీ తో సంబంధం లేనివారికి దాని అర్థం ఏమిటో మీకు వివరించాలనుకుంటున్నాను కాబట్టి మనం ఒక తలుపు గురించి మాట్లాడుతున్నాం ఈ ప్రత్యేకమైన పద్ధతిలో సాధారణంగా ఒక తలుపు మీద మీరు ఈ ప్రత్యేకమైన స్కీమాటిక్ కార్టూన్ లో ఇచ్చిన తలుపు యొక్క రూపురేఖలను కలిగి ఉంటారు మరియు లోపలి నుండి ఇది ఇలా కనిపిస్తుంది సరేనా కాబట్టి తలుపు సాధారణంగా రెండు వేర్వేరు అంశాలను కలిగి ఉంటుంది ఒకటి తలుపు బయటిది మరొకటి తలుపు లోపలిది మరియు స్పష్టంగా తలుపు లోపలి భాగం ఈ వైపు ఉంది ఇక్కడ పైన చూపబడుతున్నట్టుగా లోపలి భాగంలో ఈ చిల్లులు లేదా రంధ్రాలు ఉన్నాయని మీరు చూడవచ్చు మరియు ఇది నిజంగా ఒక నిర్దిష్ట మందం కాబట్టి బయటి తలుపు యొక్క ఒక నిర్దిష్ట వైపు మరియు లోపలి మరొక వైపు ఉంది మరియు మీరు స్పాట్ వెల్డిండ్ తో ఒకదానికొకటి సంబంధించి లోపలి చివర మరియు బయటి చివరను అతుకబెట్టారు విండో రెగ్యులేటర్ లేదా విండో పైకి లేదా క్రిందకి వెళ్ళడానికి సాష్ అని పిలువబడే గైడ్ ఛానల్ వంటి ఈ తలుపు లోపల అనేక ఇతర ఉప సమావేశాలను ఈ తలుపులో ఉంచడానికి మీకు ప్రాప్యత ఉందని నిర్ధారించడానికి ఈ కావిటీస్ తలుపు లోపలి భాగంలో సృష్టించబడతాయి కాబట్టి ఈ పనులన్నీ ఈ లోపలి వైపు నుండి జరుగుతాయి మరియు తలుపు లోపలి భాగంలో అందించిన యాక్సెస్ ద్వారా మౌంటు చేయబడుతుంది కాబట్టి స్పష్టంగా తలుపు లోపలి ఉపయోగం రెండు విషయాల కోసం ఒకటి వాస్తవానికి ఒక రకమైన బ్రాకెట్ చేయబడిన భాగాన్ని సృష్టించడం ఇది ట్రిమ్ బోర్డ్ లేదా విండో రెగ్యులేటర్ యొక్క హ్యాండిల్ వంటి కార్ అసెంబ్లీ యొక్క వివిధ అంతర్గత అవసరాలను పట్టి ఉంచగలదు లేదా ఆటో విండో విషయంలో పవర్ స్విచ్ మొదలగునవి మరియు బయటిది స్పష్టంగా కారు యొక్క బయటి శరీరం యొక్క ఒక భాగాన్ని బయటి భాగం మరియు సాధారణంగా మధ్యలో మూడవ భాగం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఇక్కడ మూడవ భాగం ఉంటుంది ఇది బలం కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి బయటి వైపు ఒక భాగం ఉంది దీని వెనుక వైపు ఉన్నందున మీరు చూడలేరు కాబట్టి అది తలుపు బయటి భాగం ఆపై మనం మాట్లాడిన లోపలి భాగం పెర్ఫోరేటెడ్ భాగం మరియు ఇది ఎక్కడో మధ్యలో ఉంది మరియు మీరు దీనిని సెంట్రల్ బీమ్ అని పిలుస్తారు లేదా ఇది కొన్ని సమయాలలో అనగా ప్రమాదాలు మొదలైనవి జరిగినపుడు తలుపుకు బలాన్ని ఇవ్వడానికి అందించబడినది మరియు సాధారణంగా జరిగే అసెంబ్లీ రకం వెల్డ్ అసెంబ్లీ ఇక్కడ బయటి లోపలి మరియు మధ్య భాగాలు అన్నీ ఒక గాలములో ఉంచబడతాయి మరియు ఇక్కడ అంచులను హెమ్ చేస్తారు కాబట్టి ఈ వేర్వేరు ప్రాంతాలలో హెమ్మింగ్ చేయడానికి గుర్తులు ఉన్నాయి ఇక్కడ ఈ మూడు షీట్లు కలిసి ఉంటాయి మరియు మీరు ఇక్కడ అన్ని వేర్వేరు ప్రాంతాలలో వెల్డింగ్ స్పాట్లను ఇవ్వవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ తలుపులో చూడవచ్చు కాబట్టి ఇది చాలా చాలా క్లిష్టమైన యూనిట్ మరియు స్పష్టంగా FMEA లో మీరు ఇక్కడ అర్థం చేసుకోగలిగే ఉద్దేశ్యం ఏమిటంటే తలుపు లోపల మైనపును ఉపయోగించడం మరియు లోపలి తలుపు యొక్క క్రింది ఉపరితలాలను తుప్పును తగ్గించడానికి కనీస మైనపు మందంతో కప్పడం అవసరం కాబట్టి ఇక్కడ ఉద్దేశ్యం స్పష్టంగా మీరు వెలుపల తలుపును మరియు లోపలి తలుపును తయారు చేసినప్పుడు మీరు ఈ అంతరాల లోపలికి మరియు తలుపుకు మధ్య ఉన్న ప్రదేశంలోకి వెళ్ళగలుగుతారు మరియు ఈ ప్రత్యేక ప్రదేశాలలో మైనము ను వర్తింపజేయగలుగుతారు ఒక రకమైన నీటి స్ప్లాష్ మరియు స్పష్టంగా తలుపు చాలాసార్లు తెరుచుకుంటుంది మరియు మూసివేయబడుతుంది మరియు ఇది వాహనం యొక్క సాధారణ కార్యకలాపాల సమయంలో లేదా వర్షాకాలంలో కూడా బయటకు వచ్చే నీటి స్ప్లాష్లకు చాలా అందుబాటులో ఉంటుంది అక్కడ ఒక సమస్య ఉంది ఒక్కోసారి ఆటోమోటివ్ నీటిలో మునిగి వెళుతుంది ఈ తలుపు యొక్క కొంత భాగం ఇప్పటికే ఈ రకమైన స్థాయికి నీటిలో మునిగిపోతుంది కాబట్టి లోపలి మరియు బయటి భాగాల మధ్య హెమ్మింగ్ ఉన్నప్పటికీ అలాంటిది జరగకుండా నిరోధించడానికి లోపలి భాగంలో ఒక రకమైన వాక్సింగ్ జరగబోతోందని మీరు నిర్ధారించుకోవాలి కాబట్టి ఆలోచన ఏమిటంటే ఇది బయటి మందం అయితే ఇది లోపలిది మీరు లోపలి నుండి వెళ్ళాలి మరియు రెండింటి మధ్య మీరు మధ్యలో ఎక్కడో మైనపు పూతను ఇవ్వాలి కాబట్టి మీరు ప్రాథమికంగా నేను మళ్ళీ చెప్పినట్లు దయచేసి దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది షేడెడ్ భాగం చూడగలిగే లోపలి భాగం మరియు మీరు లోపలి భాగం యొక్క క్యావిటీ లోకి వెళ్లి వీటి మధ్య అనగా బయటి భాగం మరియు లోపలి భాగం మధ్య ఏర్పడిన ప్రదేశంలోకి మైనపు పూత చేయడానికి ప్రయత్నిస్తుంది నేను దీన్ని చాలా స్పష్టంగా ఇక్కడ నిర్వచించాలనుకుంటున్నాను కాబట్టి మీరు అటువంటి వాక్సింగ్ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నారు ఇది సాధారణంగా కారు యొక్క శరీరాన్ని పెయింటింగ్ చేసిన తర్వాత జరుగుతుంది సాధారణంగా పెయింటింగ్ చివరిలో ఏదో ఒకవిధంగా ఈ వాక్సింగ్ వ్యవస్థలో జరుగుతుంది తద్వారా మీరు దానిని తుప్పు పట్టకుండా లేదా ఇతర సమస్యల నుండి దూరంగా ఉంచవచ్చు కాబట్టి గుర్తించబడిన సమస్య లేదా పొటెన్షియల్ ఫెయిల్యూర్ మోడ్ గుర్తించబడినది వాస్తవానికి భాగాల తుప్పు పట్టడం చాలా పెద్ద సమస్య ఇక్కడ పేర్కొన్న ఉపరితలంపై మైనపు కవరేజ్ సరిపోదు కాబట్టి స్పష్టంగా ఒక ఆపరేటర్ మైనపును అందించే గన్ లేదా గాలము తప్ప ఈ ప్రాంతంలోకి వెళ్ళడం చాలా క్లిష్టంగా ఉందని మీరు చూడవచ్చు కాని ఈ ప్రత్యేకమైన తలుపు యొక్క లోపలి ఉపరితలాన్ని తగినంతగా కోట్ చేయడానికి అక్కడ ఉన్న హెమ్మింగ్స్ మొదలైన వాటిలో నీరు ప్రవేశించకుండా నిరోధించడానికి మైనపు సరిగ్గా కోట్ చేయని సమస్య ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఇది చాలా కష్టమైన ప్రదేశం మరియు స్పష్టంగా ఇది గుర్తించబడకుండా ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే స్పష్టంగా కారు అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు లేదా పెయింట్ షాప్ దశలో వాక్సింగ్ మొదలైనవి పూర్తయి ఉన్న చోట మీరు చూడగలిగితే తప్ప ఇక్కడ చూడటం కూడా సాధ్యం కాదు మైనపు కప్పబడిందా లేదా అది పొందవలసిన ప్రాంతానికి ఏ విధంగానైనా పూర్తిగా కప్పబడిందా అని మీరు ఆలోచించగల సమస్యను మీరు చూడవచ్చు మాన్యువల్ లేదా విజువల్ రకమైన తనిఖీతో ఈ తలుపు వెలుపల లోపలి మైనపు మొత్తం లోపలి ఉపరితలాల్లో సజావుగా కప్పబడిందా లేదా అనేది చూడటం చాలా కష్టం కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తించటం కష్టం మరియు స్పష్టంగా ఇది తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే ఇది తలుపు లోపలి మరియు బయటి భాగాలలో తుప్పును సృష్టిస్తుంది మరియు ఇది చాలా ఎక్కువ తీవ్రత మరియు సంభవం కూడా చాలా సహేతుకంగా ఎక్కువగా కనుగొనబడింది మరియు ఈ వైఫల్యం యొక్క పొటెన్షియల్ ఎఫెక్ట్ ఒకసారి ఈ మైనపు కవరేజ్ సరిపోకపోతే ఈ వైఫల్యం యొక్క ప్రభావాలు తలుపు యొక్క జీవితం క్షీణించడానికి దారితీయవచ్చు ఇది కాలక్రమేణా పెయింట్ పోయి తుప్పు పట్టడం వలన అసంతృప్తికరంగా కనిపిస్తుంది కాబట్టి స్పష్టంగా లోపలి మరియు బయటి తలుపు లోపల నీరు లీకేజ్ ఉంటుంది మరియు ఇది తలుపు లోపలి వైపు తుప్పు పట్టడం ప్రారంభిస్తుంది కాబట్టి కాలక్రమేణా పెయింట్ ద్వారా ఈ తుప్పు పట్టడం వల్ల సంతృప్తికరంగా కనిపించదు ఆపై ఈ ప్రత్యేక ప్రయోజనం కోసం తలుపు మీద ఉన్న విండో రెగ్యులేటర్లు సాషెస్ వెదర్ స్ట్రిప్స్ వంటి లోపలి తలుపు యొక్క హార్డ్వేర్ యొక్క బలహీనమైన పనితీరు ఉంది తద్వారా కారు యొక్క ప్రధాన శరీరానికి తలుపు తగిలిన తర్వాత నీటి ప్రవేశం ఉండదు కారు లోపలికి మరియు తలుపుకు మధ్య రబ్బరు ప్యాకింగ్ స్పష్టంగా ఉంది తద్వారా నీరు కారు లోపలికి వెళ్ళకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్న ఆలోచన ఏమిటంటే రెగ్యులేటర్లు మొదలైనటు వంటి వ్యవస్థలలో ఈ కార్యాచరణ బలహీనపడవచ్చు ఎందుకంటే నీరు నిరంతరం చిమ్ముకోవడం మరియు భాగాలు నెమ్మదిగా తుప్పు పట్టవచ్చు దీనివల్ల కాలక్రమేణా కార్యాచరణ నెమ్మదిగా తగ్గుతుంది మరియు ఇది కస్టమర్లో అసంతృప్తి సృష్టించగలదు లేదా కస్టమర్లో ప్రతికూల దృక్పథం సృష్టించగలదు కాబట్టి స్పష్టంగా వాహనం యొక్క రేటింగ్ ఈ కారణంగా తగ్గుతుంది వాస్తవానికి ఒక వారంటీ సమస్య ఉండవచ్చు ఇది ఆటోమోటివ్లో ఒక ప్రధాన క్లిష్టమైన అంశం ఇక్కడ కస్టమర్ మళ్లీ మళ్లీ వెళ్లి తలుపు లోపల మరమ్మతులు చేయవలసి ఉంటుంది మరియు ఇది ప్రక్రియలో ఇతర విషయాలకు దారితీయవచ్చు ఉదాహరణకు ఇది ట్రిమ్ బోర్డు లను తెరవడానికి మరియు మూసివేయడానికి దారితీయవచ్చు మళ్లీ మళ్లీ ఇది రెగ్యులేటర్లు వంటి వాటిని మళ్లీ మళ్లీ మౌంటు చేయడానికి మరియు తొలగించడానికి దారితీయవచ్చు ఇది చాలా అసౌకర్య పరిస్థితి కాబట్టి వాస్తవానికి ఇది వేర్వేరు సమస్యలను సృష్టిస్తోంది ఎందుకంటే మైనపు లోపం యొక్క సాధారణ సమస్య కారణంగా ఈ ప్రత్యేక పరిస్థితిలో తలుపు లోపలి మరియు వెలుపలి మధ్య అంతరాన్ని కవర్ చేయదు కాబట్టి అటువంటి లోపం యొక్క తీవ్రత ఏడుగా రేట్ చేయబడింది ఎందుకంటే స్పష్టంగా అలాంటి లోపంతో ముడిపడి ఉన్న వివిధ సమస్యలు ఉన్నాయి ఆపై ఇప్పుడు ఇక్కడ గుర్తించబడిన సంభావ్య కారణాలు లేదా వైఫల్యం యొక్క విధానాలను చూద్దాం కాబట్టి వైఫల్యం యొక్క ప్రభావం గుర్తించబడింది మరియు వైఫల్య మోడ్ గుర్తించబడింది కాబట్టి నాకు చాలా ఖచ్చితంగా తెలుసు మనం ఇక్కడ ఒక వైఫల్య మోడ్ను మాత్రమే చూస్తున్నాము అయితే మొత్తం చెక్ షీట్లో 30 కంటే ఎక్కువ వేర్వేరు వైఫల్య మోడ్లు ఉండవచ్చు మరియు వైఫల్యం యొక్క 30 విభిన్న ప్రభావ ప్రభావాలు ఉండవచ్చు కాబట్టి అదే పద్ధతిలో అంటే కాలమ్ పద్ధతిలో మీరు వేర్వేరు మోడ్లను పరిష్కరించాలి మరియు అక్కడ ఉన్న వివిధ RPN విలువలను నిర్వహించాలి ఇప్పుడు మీరు దీన్ని చేస్తున్నప్పుడు వైఫల్యం యొక్క యంత్రాంగానికి సంభావ్య కారణాలు మీకు తెలుసు కాబట్టి మీరు పెయింట్ షాప్ లైన్ ను నిశితంగా అధ్యయనం చేయాలి మరియు తగినంత మైనపు కవరేజీకి భిన్నమైన కారణాలు ఏమిటో చూడండి కాబట్టి ఒక కారణం ఏమిటంటే మానవీయంగా చొప్పించిన స్ప్రే హెడ్ తగినంతగా చేర్చబడలేదు స్పష్టంగా మీరు అసెంబ్లీ సమయంలో తలుపుల గురించి మాట్లాడుతున్నప్పుడు మరియు ఆపరేటర్ వాస్తవానికి మైనపు నాజిల్ తీసుకోవడం ఎంత కష్టమో ఇక్కడ మీరు చూస్తారు లేకపోతే బహుశా నాజిల్ గన్ తో ఇలాంటిదే కావచ్చు ఆపై మీకు ఒక రకమైన పైప్లైన్ ఉంది ఇది ఆపరేటర్ చేత ఉపయోగించబడుతుంది అతను బహుశా గన్ ని ఈ ప్రత్యేక పద్ధతిలో పట్టుకొని ఈ గ్యాప్ లోకి చొప్పించాడు నాజిల్ మీద ఓక వ్యక్తి దీనిని ఈ విధంగా పట్టుకొని ఉన్నాడు కాబట్టి మైనపు గన్ నిజంగా ఎలా ఉంటుంది మీకు ఫీడర్ ట్యూబ్ ఉంది ఇక్కడ మైనపు కరిగించి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద బయటకు వస్తుంది గన్ కి ఒక హోల్డ్ పాయింట్ ఉంది ఈ గన్ ని ఈ ప్రత్యేక చోట పట్టుకున్న ఆపరేటర్తో మీరు ఇక్కడ చూడవచ్చు మైనపు ట్రిగ్గర్ను ప్రారంభిస్తుంది ఇది ట్యూబ్ ల నుండి ఒత్తిడితో కూడిన మైనపును ఈ నాజిల్ వరకు లాగుతుంది కాబట్టి ఇది మైనపు నాజిల్ మరియు ఆపరేటర్ కదులుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైన నాజిల్ చివరిలో పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈ చిన్న స్థలంలోకి చొప్పించడానికి ఈ నాజిల్ వాస్తవానికి ఎదుర్కొంటున్న ఇబ్బంది స్థాయిని మీరు పరిగణించాలి మరియు ఈ ప్రత్యేక ప్రాంతంపై పూర్తి కవరేజీని కలిగి ఉండటానికి నాజిల్ మళ్ళీ ఈ వైపు నుండి ఈ వైపుకు తిరగాలి వాస్తవానికి అది జరుగుతుంది కాబట్టి ఇది చాలా చాలా కష్టమైన ప్రతిపాదన కాబట్టి ఈ స్ప్రే హెడ్ ను మాన్యువల్గా ఇన్సర్ట్ చేస్తున్న దానిలో ఒక భాగం మరియు ఆ సమయంలో ఈ స్ప్రే హెడ్ చాలా దూరం చొప్పించబడలేదని మీరు భావిస్తారు ఎందుకంటే బహుశా ఇది అవసరమైన మొత్తం ప్రాంతాన్ని కవర్ చేయలేని నాజిల్ ఈ ప్రత్యేకమైన నాజిల్ ద్వారా పూత ఉంటుంది ఈ వైఫల్య మోడ్కు కారణమయ్యే ఇతర ప్రక్రియలు స్ప్రే హెడ్లు మూసుకుపోవడం కావచ్చు ఇప్పుడు వ్యవస్థలోకి ప్రవేశించిన మైనపు కూడా తక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత తగ్గుతుంది మరియు తాపన అమరిక లేనందున ఇది కూడా పటిష్టం కాగలదని నా ఉద్దేశ్యం ఈ నాజిల్ యొక్క కొన వైపు మీరు ఇక్కడ చూడవచ్చు నాజిల్ వాస్తవానికి వేడిచేసిన కరిగిన మైనపును కలిగి ఉంటే మైనపు పంపిణీ చేయబడుతుంది ఈ ప్రత్యేక ప్రాంతం ఇక్కడ ఈ కక్ష్యలో తాపన యంత్రాంగం లేనందున మూసుకుపోయే ధోరణి ఉంది కాబట్టి మూసుకుపోయిన నాజిల్ కారణంగా అన్ని ప్రాంతాలకు నాజిల్ చేరుకోవడం ఉన్నప్పటికీ అది మూసుకుపోయినందున పంపిణీ సరైగ్గా జరగకపోవచ్చు కాబట్టి విస్కాసిటీ ఎక్కువగా ఉండటం ఒక కారణం కావచ్చు ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం మరొక కారణం ఆపై ఒత్తిడి తక్కువగా ఉండటం మరొక కారణం కాబట్టి స్ప్రే హెడ్లు మూసుకుపోవటానికి ఇవి కారణాలు మరియు ఇది వైఫల్యానికి సంభావ్య కారణం కావచ్చు ఇది తలుపు యొక్క క్షీణించిన జీవితం కాలక్రమేణా పెయింట్ మీద తుప్పు పట్టడం వలన అసంతృప్తికరంగా కనిపించడానికి దారితీస్తుంది మరియు తరువాత స్పష్టంగా స్ప్రే హెడ్ ప్రభావం కారణంగా డీఫార్మేషన్ మరొకటి కాబట్టి కొన్నిసార్లు తలుపులు తెరవకపోతే ఆపరేటర్లు ఏమి చేస్తారు లేదా కొన్ని కారణాల వల్ల తలుపు కూడా తిరిగి అమర్చడానికి సుత్తి తో కొట్టడం అవసరం లేదా కొన్ని గాలము తిరిగి అమర్చాలి ఆపరేటర్ దగ్గర సుత్తి అందుబాటులో లేనందున అతను కొన్నిసార్లు నాజిల్ హెడ్ను సుత్తిలా ఉపయోగిస్తాడు మరియు ఇది కక్ష్య చిన్నదిగా మారడం యొక్క సమస్యను సృష్టించగలదు దీని ఫలితంగా నిర్దిష్ట మైనపు నాజిల్ యొక్క కొన నుండి మైనపు తగినంతగా పంపిణీ చేయబడదు ఆపై స్పష్టంగా తగినంత స్ప్రే సమయం మరొక కారణం ఆపరేటర్లు స్ప్రే చేయడానికి తగినంత సమయం ఇవ్వరు ఇది కార్ల అసెంబ్లీ లైన్ ఇది ఒక నిర్దిష్ట రేటుతో కదులుతోంది మరియు స్పష్టంగా వాక్సింగ్ కూడా నిర్దిష్ట రేటుతో చేయాలి కాబట్టి ఒక లైన్ యొక్క టాక్ సమయం సుమారు రెండు నిమిషాలు లేదా రెండున్నర నిమిషాలు కాబట్టి మీరు మైనపు అనువర్తనంతో సహా నిర్దిష్ట స్టేషన్ తో అనుబంధించబడిన అన్ని ఆపరేషన్లను చేయవలసి ఉంటుంది మరియు దీనికి ఆపరేటర్ తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు ఎందుకంటే స్పష్టంగా ఇది భాగం లోపల ఉంది మరియు ఇది గుర్తించబడకపోవచ్చు కానీ మళ్ళీ అది తీవ్రమైన సమస్యలను సృష్టించగలదు లేదా మొత్తం లక్షణాలపై తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఇవి ఇక్కడ గుర్తించబడిన కొన్ని సంభావ్య వైఫల్య యంత్రాంగాలు మరియు దాని ఆధారంగా తుది వైఫల్యానికి దోహదం చేసే ఈ వైఫల్య యంత్రాంగాల సంభవం ఇక్కడ రేట్ చేయబడుతోంది కాబట్టి మానవీయంగా చొప్పించిన స్ప్రే హెడ్ విషయంలో ఎక్కువ దూరం చొప్పించబడని విధంగా మొత్తం ప్రాంతం పూత పూయబడుతుంది ఇది చాలా తరచుగా జరుగుతుంది కాబట్టి ఇది బహుశా మరింత సంభావ్య కారణాలలో ఒకటి మరియు మీకు 0 నుండి 10 స్కేల్ వరకు ఆ నిర్దిష్ట ప్రక్రియ స్థాయిలో సంబంధిత ఇంజనీర్ 8 వద్ద ఉన్నట్లు రేట్ చేసారని మీకు తెలుసు కాబట్టి 80 శాతం కేసులలో తలుపు యొక్క క్షీణించిన జీవితం ఈ వైఫల్యం సంభవించడానికి స్ప్రే హెడ్ తలుపు లోపలి మరియు బయటి మధ్య ఉన్న ప్రదేశంలోకి లోతుగా వెళ్ళడానికి గల అసమర్థత కారణం అవుతుంది అందుకే దీనికి అధిక స్థాయి సంభవం ఉంటుంది అదేవిధంగా 50 శాతం సార్లు ఇది ప్రాథమికంగా స్ప్రే హెడ్ మూసుకుపోవడం ఎందుకంటే మైనపు విస్కాసిటీ చాలా ఎక్కువగా ఉండటం లేదా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం లేదా ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది మీకు ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత స్పష్టంగా తెలుసు మళ్ళీ మేము ఈ మైనపు పంపిణీ వ్యవస్థలోకి తిరిగి చూస్తే స్పెక్ట్రం యొక్క ఈ చివరకు సంబంధించినది కాబట్టి స్పష్టంగా మైనపును ఒక నిర్దిష్ట స్థాయికి కరిగించాలి తద్వారా మీకు విస్కాసిటీ తక్కువగా ఉంటుంది తద్వారా ఫ్లోబిలిటీ మొదలైనవి పెరుగుతాయి ఇది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పరిధిలో చేయవలసి ఉంది మరియు ఆ ఉష్ణోగ్రత పరిస్థితుల యొక్క సమ్మతి లేకపోవడం మరియు విస్కాసిటీ పరిస్థితుల వల్ల కావచ్చు నాజిల్లోకి వచ్చే మైనము అది ఉండాల్సిన స్థాయికి కరగకపోవచ్చు మరియు అది నాజిల్ ని మూసివేయడం ప్రారంభిస్తుంది కాబట్టి దీనికి 50 శాతం సంభవం ఉంది కాబట్టి ఇంజనీర్ 5 అని రేట్ చేస్తాడు సరేనా ఆపై స్ప్రే హెడ్ దెబ్బ తినడం కారణంగా వైకల్యం చెందడం చాలా తక్కువ రెండు కేసులు లేదా 20 శాతం కేసులు ఉండవచ్చు ఈ ప్రత్యేక కేసు ఆపరేటర్ అనుకోకుండా సుత్తి కి బదులుగా నాజిల్ను వాడటం వలన సంభవించి ఉండవచ్చు సుత్తి చర్య మైనపు పూతను వర్తింపజేయడానికి జామ్డ్ తలుపు తెరవడానికి సంబంధించినది కావచ్చు కాబట్టి అక్కడ అతను ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఇది చివరి పెయింట్ దశ నుండి వస్తోంది ఇక్కడ శరీరంతో తలుపు అతుక్కునే అవకాశం ఉంది కాబట్టి అతను ఈ నాజిల్ను ఉపయోగిస్తాడు అందువల్ల నాజిల్ దెబ్బతింటుంది కానీ అది చాలా అరుదు ఇంకా ఆపరేటర్ యొక్క మార్పు కారణంగా స్ప్రే సమయం సరిపోదు ఇది 80 గా రేట్ చేయబడింది కాబట్టి మీరు తీవ్రతను రేట్ చేసారు మీరు సంభవాన్ని రేట్ చేసారు నేను సమయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ మాడ్యూల్ను ముగించబోతున్నాను కాని తరువాతి మాడ్యూల్లో ఈ సమస్యల యొక్క గుర్తింపును ఎలా రేట్ చేయాలో చెప్పబోతున్నాను సానుకూల ప్రతికూల చర్యలు ఏమి అమలు చేయవచ్చో మనమందరం చూస్తాము ఆపై ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ మంచిదా కాదా అని చూడటానికి మీరు RPN విశ్లేషణ చేస్తారు